కోర్సు ఫలితాలను ట్యాగ్ చేయడానికి సంబంధించిన 18వ ఉపన్యాసానికి స్వాగతం కోర్సు ఫలిత ప్రకటనల నాణ్యతకు సంబంధించిన అన్ని అంశాలను ఇంతకుముందు మనము అర్థం చేసుకున్నాము అంటే మేము అనేక విధానాలను చర్చించాము మరియు అనేక అంశాలను గుర్తించాము తద్వారా దానిని అనుసరిస్తాము మంచి కోర్సు ఫలిత ప్రకటనలను వ్రాయడానికి మీకు బాగా నిర్వచించిన ఫ్రేమ్వర్క్ ఈ క్రింద ఇవ్వబడినది ఇప్పుడు కోర్సు ఫలిత ప్రకటనలను వ్రాసిన తరువాత ఇప్పుడు మనం చేయాలనుకుంటున్నది ఏమిటంటే ప్రతి కోర్సు ఫలిత ప్రకటనతో మొదటి విషయం ఏమిటంటే అవసరమయ్యే తరగతి గది సెషన్ల సంఖ్యను అనుబంధించాలనుకుంటున్నాము ఇది చాలా ఖచ్చితమైనది కాదు ఇది నిమిషాల మేరకు గుర్తించాల్సిన అవసరం లేదు సుమారుగా తరగతి గది సెషన్లను గుర్తించాల్సిన అవసరం ఉంది అప్పుడు మేము ప్రతి కోర్సు ఫలితాన్ని POలు లేదా PSOలు కాగ్నిటివ్ స్థాయిలు మరియు నాలెడ్జి వర్గాలతో ట్యాగ్ చేస్తాము ఎందుకంటే ప్రతి కోర్సు మొదట ఒక అభిజ్ఞా స్థాయితో దాని యాక్షన్ క్రియ ద్వారా ముడిపడి ఉంటుంది మరియు తరువాత మనకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జ్ఞాన వర్గాలు ఉన్నాయి మరియు ఇప్పుడు మనం కోర్సు ఫలితం సూచించే PO లు మరియు PSO లు అనుబంధించాలనుకుంటున్నాము మేము ఇంతకుముందు చెప్పినట్లుగా ఇప్పుడు తరగతి గది సెషన్లకు వద్దాము చాలా విశ్వవిద్యాలయాలు 5 6 లేదా అంతకంటే ఎక్కువ యూనిట్ల పరంగా కోర్సుల సిలబస్ ని వివరిస్తాయి 5 6 సర్వసాధారణం కొన్నిసార్లు మేము చూసిన కొన్ని విశ్వవిద్యాలయాలు అవి 7 యూనిట్లు లేదా 8 యూనిట్ల ను కలిగి ఉంటాయి ఆపై మీరు అదే విధంగా తరగతి గది సెషన్లను అన్ని యూనిట్లతో అనుబంధిస్తారు కాబట్టి మీరు ఒక CO తో ఒక యూనిట్తో అనుబంధించబడాలి అనే నిబంధన ప్రకారం వెళితే అన్ని CO లు ఒకే సంఖ్యలో తరగతి గది సెషన్లను కలిగి ఉండాలి మీకు 40 లెక్చర్ లేదా 45 లెక్చర్ కోర్సు ఉంటే యూనిట్ల సంఖ్యతో భాగించండి తద్వారా మీకు తరగతి గది సెషన్లను స్వయంచాలకంగా ఇస్తుంది కానీ స్వయంప్రతిపత్త సంస్థలు యూనిట్ నిర్మాణాన్ని అనుసరించాల్సిన అవసరం లేదు మరియు సబ్జెక్ట్ పరంగా గురువు నిర్ణయించిన CO ల సంఖ్యను కలిగి ఉండవచ్చు కాబట్టి వేర్వేరు CO లు వేర్వేరు తరగతి గది సెషన్లను కలిగి ఉండవచ్చు కాబట్టి అటానమస్ కాని సంస్థలలో కూడా యూనిట్ల సంఖ్య CO కంటే ఎక్కువ లేదా తక్కువ సంఖ్యలో CO లను వ్రాయడానికి సిద్ధంగా ఉంటే అన్ని CO లు ఒకే తరగతి గది సెషన్లను కలిగి ఉండవలసిన అవసరం లేదు ఇవి తరగతి గది సెషన్లకు సంబంధించినది ఇప్పుడు మనం కాగ్నిటివ్ లెవల్ గురించి చూద్దాము మేము ఇంతకుముందు చెప్పినట్లుగా మేము ఎల్లప్పుడూ CO స్టేట్మెంట్ ను ఒక యాక్షన్ క్రియతో మరియు ఒక యాక్షన్ క్రియతో ప్రారంభిస్తాము ఇది కాగ్నిటివ్ లెవల్ లలో ఒకదాని నుండి వస్తుంది మరియు మేము రెండు వేర్వేరు కాగ్నిటివ్ లెవల్ నుండి రెండు యాక్షన్ క్రియల ద్వారా అప్పుడప్పుడు చెప్పాము కానీ రెండు యాక్షన్ క్రియలను ఉపయోగించడం మినహాయింపుగా ఉండాలి కాబట్టి యాక్షన్ క్రియ మనకు కాగ్నిటివ్ లెవల్తో CO ని ట్యాగ్ చేయడానికి వీలు కల్పిస్తుంది మరియు మేము గుర్తుంచుకోవడం కోసం R అర్థం చేసుకోండి కోసం U వర్తించుఅప్లై కొరకు AP విశ్లేషించడానికిఅనలైజ్ కొరకు An ఎవాల్యుయేట్ కొరకు E క్రియేట్ కొరకు C అనే సంక్షిప్త పదాలను ఉపయోగిస్తాము మేము అప్పుడప్పుడు చెప్పినట్లుగా CO ని రెండు అభిజ్ఞా స్థాయిలు ట్యాగ్ చేయవలసి ఉంటుంది అభిజ్ఞా స్థాయిల మధ్య పదునైన సరిహద్దు లేనందున ఏమి జరుగుతుంది రెండు వేర్వేరు అభిజ్ఞా స్థాయిలను సూచించే ఒక యాక్షన్ క్రియకు ఎల్లప్పుడూ అవకాశం ఉంది ఉదాహరణకు "గుర్తించు"ఐడెంటిఫై అనే ఒక యాక్షన్ క్రియ అర్థం చేసుకోవడంతో పాటు విశ్లేషించండి ఇది అభిజ్ఞా స్థాయి రెండింటిలోనూ పూర్తిగా ఆమోదయోగ్యమైనది కాబట్టి ఏమి జరుగుతుందంటే ఉపాధ్యాయుడు తన స్వంత తీర్పును అటువంటి సందర్భాల్లో CO ను తగిన అభిజ్ఞా స్థాయితో ట్యాగ్ చేయడానికి ఉపయోగించాలి ఇప్పుడు జ్ఞాన వర్గాల విషయానికి వస్తే ప్రతి CO ప్రకటనలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ జ్ఞాన వర్గాలు ఉంటాయి ఇప్పుడు ఈ జ్ఞాన వర్గాలు ఏమిటి మీరు చెప్పగలిగే FDP ఫండమెంటల్ డిజైన్ ప్రిన్సిపల్స్ను చూడాలనుకుంటే F ఫర్ ఫాక్చువల్ C ఫర్ కాన్సెప్చువల్ P ఫర్ ప్రొసీడ్యూరల్ M ఫర్ మెటాకాగ్నిటివ్ మరియు తదనుగుణంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ వర్గాలను ఉపయోగించవచ్చు ఆపై ప్రమాణాలు మరియు లక్షణాలు C మరియు S మరియు ప్రాక్టికల్ అడ్డంకుల కోసం మీరు PC మరియు డిజైన్ ఇన్స్ట్రుమెంటాలిటీల కొరకు DI ని ఉపయోగించవచ్చు జ్ఞాన వర్గాలతో CO ని ట్యాగ్ చేయడానికి మీరు ఈ ఎక్రోనింస్ని ఉపయోగించవచ్చు ఇప్పుడు ఈ ప్రకటన ఏమి జరుగుతుందో అన్ని సంబంధిత జ్ఞాన వర్గాలను స్పష్టంగా సూచించకపోవచ్చు కొన్ని జ్ఞాన వర్గాలను అవ్యక్తంగా పరిష్కరించవచ్చు బోధకుడు ప్రతిపాదిత రూపకల్పన ఇంస్ట్రక్షన్ మరియు అసెస్మెంట్ యొక్క ఆధారంగా ఈ వర్గాలను నిర్ణయించాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు మీరు ఇలా CO లో రాయాలి అనుకుంటున్నారు ఒక విద్యార్థి అనలాగ్ ఫిల్టర్ ని డిజైన్ చేయగలగాలి అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లో ఫిల్టర్ను డిజైన్ చేస్తారని మీరు ఆశించారు కాబట్టి విస్తృతంగా ఇది కాగ్నిటివ్ స్థాయి వర్తింపజేయండిఅప్లై కిందకి వస్తుంది మరియు మీకు కాన్సెప్చువల్ మరియు ప్రొసీడ్యురల్ భాగం ఏమైనప్పటికీ నేరుగా సూచించబడుతుంది కానీ మేము క్రైటీరియా మరియు స్పెసిఫికేషన్స్ మరియు ప్రాక్టికల్ కంస్ట్రయిన్స్ లపై కూడా దృష్టి పెట్టవచ్చు CO ప్రకటనలో భాగంగా మేము దీనిని వ్రాయవచ్చు లేదా రాకపోవచ్చు మీరు వాటిని మాత్రమే చేర్చవలసి వస్తే మీరు నిజంగా అమలు చేస్తున్న ఈ రెండు జ్ఞాన వర్గాలతో ట్యాగ్ చేయాలి లేదా మీరు నిజంగా ఈ రెండు వర్గాలకు శ్రద్ధ చూపుతూ మీ సూచనలను నిర్వహిస్తున్నారు మరియు మీ అంచనా సాధనాలు కూడా ఈ రెండింటిని ప్రతిబింబిస్తాయి అంటే ప్రమాణాలు మరియు లక్షణాలు లేదా ప్రాక్టికల్ అడ్డంకులను కలిగి ఉన్న క్విజ్ లేదా ప్రశ్న ఉండవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైనదాన్ని సంగ్రహించడం CO స్టేట్మెంట్ అన్ని సంబంధిత జ్ఞాన వర్గాలను నేరుగా సూచించకపోవచ్చు ఉపాధ్యాయుడు అతను CO స్టేట్మెంట్ రాసేటప్పుడు మరియు అన్ని జ్ఞాన వర్గాలను వాస్తవానికి అతను పరిష్కరించాలనుకుంటున్నప్పుడు ఇది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు PSO కి వద్దాము సాధారణంగా PSO లు వివిధ లక్షణాలను సూచించడానికి వ్రాయబడినప్పుడు ఇది చాలా సులభం మీరు ఇచ్చిన ఇంజనీరింగ్ విభాగంలో స్పెషలైజేషన్ యొక్క వివిధ శాఖలు మీరు మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే విస్తృతంగా 3 శాఖలు ఉన్నాయి మీకు తయారీమాన్యుఫాక్చరింగ్ డిజైన్ మరియు తరువాత థర్మల్ ఇంజనీరింగ్ ఉన్నాయి ఇప్పుడు ఏమి చేయాలి ఒకరు 3 PSO లను వ్రాయగలరు ప్రతి PSO అన్ని శాఖలలో ఒకదాన్ని సూచిస్తుంది మరియు అప్పుడప్పుడు మీరు ఇచ్చిన స్ట్రీమ్ కోసం 2 PSO లను వ్రాయవచ్చు కాబట్టి ఏమి జరుగుతుంది మీకు ఉన్న కోర్సు ఇది ఏ PSO ను సంబోధిస్తుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి కోర్సు యొక్క అన్ని CO లు ఒకే PSO ని పరిష్కరిస్తాయి అది అర్ధవంతం కావాలి మరియు ఇది ఏ PSOను పరిష్కరిస్తుందో గుర్తించడం సులభం ఇప్పుడు కొంచెం కష్టతరమైన మరియు క్లిష్టమైన భాగం చూద్దాముఇది CO లను PO లతో ట్యాగ్ చేయడం ప్రస్తుతం అందిస్తున్న మెజారిటీ కోర్సులు ముఖ్యంగా అటానమస్ కాని సంస్థలు PO1 తప్ప వేరే PO ని సూచించవు ఖచ్చితంగా మీరు ఎలా నిర్ణయిస్తారు ఉదాహరణకు మీరు పరీక్షా కాగితాన్ని పరిశీలిస్తే అది చాలా స్పష్టంగా తెలుస్తుంది అన్ని ప్రశ్నలు PO1 ను మాత్రమే సూచిస్తాయి PO1 లో కూడా మేము కాంప్లెక్స్ ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించడం లేదు కాబట్టి ప్రస్తుతం పాఠ్యాంశాలు రూపొందించిన లేదా నిర్వచించిన విధంగా మేము ప్రాజెక్టుల స్థాయిలో కాకుండా కాంప్లెక్స్ ఇంజనీరింగ్ సమస్యలను చూడము అని చెప్పడం అంగీకరించాలి కాబట్టి ఇప్పటికే మేము కోర్సులలో పూర్తి PO1 ను పరిష్కరించడం లేదు PO7 PO8 PO10 మరియు PO11 వంటి నిర్దిష్ట PO లను పరిష్కరించే కొన్ని కోర్సులు మీకు ఉండవచ్చు ఉదాహరణకు PO11 ప్రాజెక్ట్ నిర్వహణ మరియు ఫైనాన్స్కు సంబంధించినది కాబట్టి ప్రాజెక్ట్ నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక కోర్సు ఉండవచ్చు అలాంటప్పుడు ఆ కోర్సు స్పష్టంగా PO 11 ను పరిష్కరిస్తుంది అయితే అలాంటి కోర్సు లేకపోతే PO స్థాయి చాలా పరోక్షంగా పరిష్కరించబడుతుంది అప్పుడు PO10 కమ్యూనికేషన్కు సంబంధించినది అవును అన్ని ప్రోగ్రామ్లకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో వారు ఏ పేరు ఇచ్చినా కనీసం ఒక కోర్సు అయినా ఉంటుంది తద్వారా PO10 నేరుగా ఆ కోర్సు ద్వారా పరిష్కరించబడుతుంది ఈ PO10 ని విద్యార్థులు నేరుగా ప్రసంగించాలని మరియు కొంత కార్యాచరణ చేయాలని మీరు ఆశించే చోట మీకు కొంత కార్యాచరణ ఉంటే PO10 ను ఇతర కోర్సుల ద్వారా కూడా పరిష్కరించవచ్చు మరియు మీరు కమ్యూనికేషన్ పనితీరుకు సంబంధించి విద్యార్థుల పనితీరును కూడా అంచనా వేస్తారు మీరు అతని కమ్యూనికేషన్ నైపుణ్యాల కోసం విద్యార్థిని అంచనా వేయకపోతే మీరు PO10 ను అస్సలు పరిష్కరించడం లేదు ఉదాహరణకు PO8 నీతికిఎథిక్స్ సంబంధించినది కొన్ని ప్రోగ్రామ్లకు ప్రొఫెషనల్ ఎథిక్స్ పై కోర్సు ఉంటుంది అలాంటప్పుడు మీరు నేరుగా ప్రసంగిస్తున్నారు మరియు చాలా అరుదుగా మరే ఇతర కోర్సు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దీనిని పరిష్కరిస్తుంది అదేవిధంగా PO7 పర్యావరణం మరియు సుస్థిరతకు సంబంధించినది UGC అవసరం ప్రకారం చాలా ప్రోగ్రామ్లకు పర్యావరణం లేదా సుస్థిరతపై కొంత కోర్సు ఉంటుంది అలాంటప్పుడు మీరు ఆ నిర్దిష్ట కోర్సు ద్వారా నేరుగా PO7 ను సంబోధిస్తున్నారు కానీ మరోసారి ఏదైనా ఇతర కోర్సు మిగతా అన్ని కోర్సులు ఈ ఫలితాలలో ఈ నాలుగింటిని పరిష్కరించవు ప్రాజెక్టులకు వస్తే ప్రాజెక్టులు అనేక POలను పరిష్కరించగలవు మీరు ఆచరణాత్మకంగా చేయవచ్చు మీకు కావాలంటే మీరు వాటిని 12 PO లను పరిష్కరించవచ్చు కానీ అవి విద్యార్థుల పనితీరును అంచనా వేయడానికి మీరు ఉపయోగించే రుబ్రిక్స్ లో ప్రతిబింబిస్తాయి ఉదాహరణకు ప్రాజెక్ట్ సమూహాలలో సాధారణంగా 3 4 విద్యార్థులు ప్రాజెక్ట్ చేయడానికి ఒక సమూహాన్ని ఏర్పరుస్తారు అలాంటప్పుడు వారు జట్టులో ఎలా పని చేయాలో నేర్చుకోవాలి మరియు వారు సమగ్ర నివేదిక రాయాలి కాబట్టి కమ్యూనికేషన్ను పరిష్కరించవచ్చు మరియు మీరు ప్రాజెక్ట్పై ఎలా అడ్డంకులు పెడుతున్నారో లేదా ఆర్కెస్ట్రేట్ చేస్తున్నారు అనేదాన్ని బట్టి ఇతర PO లు పరిష్కరించవచ్చు కానీ ప్రధాన విషయం ఏమిటంటే మీరు నిర్దిష్ట PO లను అంచనా వేయడానికి రుబ్రిక్లను ఉపయోగించకపోతే మీరు ఆ PO తో ఒక కోర్సును లేదా ఆ PO తో ఉన్న ప్రాజెక్ట్ను ట్యాగ్ చేయలేరు కాబట్టి తప్పనిసరిగా CO ని దాని PO తో ట్యాగ్ చేయడం ద్వారా అంచనా వేయబడిన PO కి సంబంధించిన అంశాలను అంచనా వేయాలి కాబట్టి ఏమి జరుగుతుందంటే మీరు CO అని వ్రాసినది విస్తృత శ్రేణి PO లను ఉద్దేశించి ఉంటే అప్పుడు నేను అసెస్మెంట్ ఇన్స్ట్రుమెంట్ తీసుకుంటే అది ప్రధాన సాధనంగా ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ అవుతుంది ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ పేపర్ యొక్క శీఘ్ర ఎవాల్యుయేషన్ నియమించబడిన POలను పరిష్కరించాలో లేదో మాకు తెలియజేస్తుంది ఒక కోర్సు యొక్క CO గణనీయమైన సంఖ్యలో PO లను పరిష్కరించగలదు 12 లో నేను ఈ విధంగా వ్రాయగలను నేను 6 7 PO లను పరిష్కరించాలనుకుంటున్నాను కానీ అందుబాటులో ఉన్న సమయం మరియు వనరులలో బోధన మరియు అంచనాను నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చు మీకు కావాలనుకున్నా ఎంచుకున్న అన్ని POలను ఉద్దేశించి కోర్సులో బోధించడానికి మీకు సెమిస్టర్లో తగినంత సమయం లేదా తగినంత సంఖ్యలో సెషన్లు అందుబాటులో ఉండకపోవచ్చు మరియు కొన్నిసార్లు అనేక CO కి సంబంధించిన అసెస్మెంట్ లను సులభంగా రూపొందించలేము రూపకల్పన చేసినప్పటికీ కేంద్రంగా నిర్వహించిన మరియు మూల్యాంకనం చేసిన పరీక్షలో ఉపయోగించలేము మీరు విస్తృత శ్రేణి PO లను సంబోధిస్తూ CO ను బాగా వ్రాయవచ్చు కానీ అప్పుడు విశ్వవిద్యాలయం కేంద్రంగా నియంత్రించబడే మా ఎండ్ సెమిస్టర్ పరీక్ష కోరుకోకపోవచ్చు ఆ PO లకు సంబంధించిన అంశాలను కలిగి ఉండకపోవచ్చు సాధారణంగా పాల్గొన్న సంఖ్యల కారణంగా విద్యార్థులు దాని కోసం ఒక రకమైన ప్రామాణిక సమాధానం రాయాలని భావిస్తున్నారు కాబట్టి అలాంటి సందర్భంలో అన్ని PO లను చేర్చడం కష్టం మీ విద్యార్థులు కొన్ని PO లను పరిష్కరించాలని మీరు ఇంకా కోరుకుంటే ఒక విభాగం పాఠ్యాంశాలకు వెలుపల కొన్ని PO లను పరిష్కరించడానికి కొన్ని కార్యకలాపాలను ఏర్పాటు చేయగలదు ఎందుకంటే అవి అవసరం ప్లేస్మెంట్ కోణం నుండి ఆ POల యొక్క పరిచయము లేదా సాధన అవసరం కానీ మీరు ఎలా నిర్వహిస్తారు ఏ సెమిస్టర్లో మీరు నిర్వహిస్తారు మీరు ఏ కోర్సును నిర్వహిస్తారు దీనికి విభాగం వైపు నుండి గణనీయమైన ప్రణాళిక అవసరం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం ఈ ప్రత్యేకమైన కోర్సు 'కైనమాటిక్స్ ఆఫ్ మిషిన్స్" మీరు గమనించినట్లయితే ఇది 310 అంటే మీకు వారానికి 3 ఉపన్యాస గంటలు మరియు వారానికి 1 ట్యుటోరియల్ సెషన్ ఉన్నాయి కాబట్టి గంటలు ఇలా నిర్వహించబడతాయి ఇది 38 వరకు జతచేస్తుంది సాధారణంగా చాలా కోర్సులు 310 కోర్సు కోసం 40 నుండి 45 తరగతి సెషన్లను కలిగి ఉంటాయి కాబట్టి ఇక్కడ సంఖ్యలు సరిగ్గా సరిపోలడం లేదు కాని కొంతమంది ఫ్యాకల్టీ సభ్యులు సృష్టించిన నమూనా ఇది ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఇందులో 7 ఉన్నాయి మరియు PO లు మరియు PSO ల విషయానికొస్తే అన్ని CO లకు PO1 తో సహా PSO1 మాత్రమే ఉంది ఒక PO తో మాత్రమే వ్యవహరించే విధానం చాలా స్పష్టంగా ఉంది ఉదాహరణకు కాగ్నిటివ్ లెవెల్ విషయానికొస్తే ఇది U అర్థం చేసుకోవడం మరియు వాస్తవిక జ్ఞానానికి సంబంధించిన యంత్రాంగం యొక్క పరిభాషను వివరించండి మరియు సుమారు 3 తరగతి గది సెషన్లు మరియు 1 ట్యుటోరియల్ సెషన్ ఉన్నాయి మరియు ఇది ప్లానర్ మెకానిజమ్స్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మరియు చలన లక్షణాల స్థాయిలను గుర్తించండి కాగ్నిటివ్ లెవెల్ ఇప్పటికీ U అంటే ఇక్కడ క్రియ గుర్తించండిఐడెంటిఫై ఇక్కడ అర్థం చేసుకోవడంతో ముడిపడి ఉంది మరియు మీకు సంభావిత విధాన విజ్ఞాన వర్గాలు ఉన్నాయి మరియు 5 సెషన్లు మరియు 1 ట్యుటోరియల్ సెషన్ ఉన్నాయి ఏమైనప్పటికీ మరొకదానికి వస్తే బేరింగ్లలోని ఘర్షణ నష్టాలను మరియు బెల్ట్ డ్రైవ్లలో ప్రసరించే శక్తిని కనుగొనండి కాబట్టి డిటర్న్మైన్ అంటే ఇది వర్తించు అప్లై మరియు ఇది ఒక విధాన జ్ఞానం మరియు ఇక్కడ ఈ అధ్యాపక సభ్యుడు ప్రాథమిక రూపకల్పన సూత్రాలను అలాగే జ్ఞాన వర్గాలలో ఒకదాన్ని పరిష్కరించాలనుకుంటున్నారు మీరు చూడగలిగినట్లుగా ఇది నేరుగా ప్రకటనలో ప్రతిబింబించదు FDP నేరుగా ప్రకటనలో ప్రతిబింబించదు అతను ఉపయోగించే బోధన లేదా అంచనాలో మాత్రమే ఇది ప్రతిబింబించాలి కావలసిన అనుచరుడి కదలిక కోసం ఇక్కడ CAM యొక్క ప్రొఫైల్ను గీయండి ఇప్పుడు ఇది వర్తించుఅప్లై మరియు ఇక్కడ విధాన మరియు ప్రమాణాలు మరియు లక్షణాలు కూడా పరిష్కరించబడతాయి బహుశా అతను రూపకల్పన చేయాల్సిన CAM యొక్క ప్రమాణాలు మరియు ప్రత్యేకతల గురించి మాట్లాడుతున్నాడు మీరు చూడగలిగినట్లుగా ఒక కోర్సు చివరకు రూపొందించబడింది మరియు ఇది కోర్సు ఫలితాల సంఖ్యను ఇచ్చే పట్టిక కాలమ్లో ప్రదర్శించబడుతుంది ఆపై వాస్తవ కోర్సు ఫలిత ప్రకటనలు మరియు తరువాత PO లు మరియు PSO పరిష్కరించబడతాయి అభిజ్ఞా స్థాయి జ్ఞాన వర్గాలు తరగతి గది సెషన్లు మరియు ఈ సందర్భంలో మీకు ట్యుటోరియల్ సెషన్లు ఉన్నందున మీరు ఉపయోగించిన గంటల సంఖ్యను కూడా సూచిస్తారు కాబట్టి మీరు ఒక సహోద్యోగి లేదా మరొక అధ్యాపక సభ్యుడితో లేదా ఒక పరిశ్రమతో లేదా ఏదైనా వాటాదారుతో చర్చిస్తున్నప్పుడు ఇది వివరిస్తుంది ఇది మీ కోర్సు ఏమిటో కమ్యూనికేట్ చేయడానికి ఉత్తమ మార్గం కోర్సు ఫలిత ప్రకటనల ద్వారా మరియు అన్నింటినీ గుర్తించడం టాగ్లు మరొక ఉదాహరణ చూద్దాం ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ క్రెడిట్స్ 400 మరియు దీని అర్థం మీరు కలిగి ఉన్న ఉపన్యాసాల సంఖ్య మీకు 55 నుండి 60 వరకు ఎక్కడైనా 4 క్రెడిట్ కోర్సు కోసం ఉండవచ్చు ప్రయోగశాల లేదు ట్యుటోరియల్ లేదు మరియు 5 స్టేట్మెంట్లు మాత్రమే వ్రాయబడ్డాయి అంటే ప్రతి కోర్సు ఫలితం పరిధిలో చాలా పెద్దది కాబట్టి ఏమి జరుగుతుందంటే మీరు ఈ 12 సెషన్లను ఎలా నిర్వహిస్తారో మీరు క్రమానుగతంగా మరింత వివరంగా చెప్పాలి మీరు గమనిస్తే అది సరళంగా చెప్పబడింది మళ్ళీ మరోసారి PO1 మరియు PSO1 మరేదీ చేర్చబడలేదు మరియు తరువాత అభిజ్ఞా స్థాయి గుర్తించబడినది మరియు ఇంజనీరింగ్ వర్గ పరిజ్ఞానం గుర్తించబడినది కాని మీరు వ్రాసిన విధానాన్ని చూడగలిగినట్లుగా మీకు కొన్ని CO లతో సంబంధం ఉన్న పెద్ద సంఖ్యలో క్లాస్ సెషన్లు ఉన్నాయి దీన్ని వ్రాయడానికి ఇదే మంచి మార్గం సంబంధిత ఉపాధ్యాయులు సబ్జెక్టుతో సుపరిచితులు మరియు ఆ విషయంతో నిర్దిష్ట స్థాయిలో వ్యవహరించేవారు ఒకరితో ఒకరు చర్చించుకోవాలి మరియు సాధ్యమైనంత ఉత్తమమైన కోర్సు ఫలిత ప్రకటనలతో రావడానికి ప్రయత్నించాలి మేము మరో ఉదాహరణను పరిశీలిస్తాము అనలాగ్ సర్క్యూట్లు మరియు వ్యవస్థలు A 301 అంటే ల్యాబ్ దానితో సంబంధం కలిగి ఉంది మరియు మీకు 40 ఉపన్యాసాలు మరియు 28 గంటల ల్యాబ్ వంటివి ఉన్నాయి మరియు ఇక్కడ మీరు చూస్తే ఇతర PO లను చేర్చడానికి ప్రయత్నం ఉంది ఉదాహరణకు దీనిని తీసుకోండి లీనియర్ వన్ పోర్ట్ మరియు రెండు పోర్ట్ సిగ్నల్ ప్రాసెసింగ్ నెట్వర్క్ యొక్క లక్షణాలను అర్థం చేసుకోండి PO1 మంచిది PSO1 మంచిది కాని PO10 కమ్యూనికేషన్కు సంబంధించినది అంటే నేను దీనికి సిద్ధంగా ఉన్నాను మీరు ఇలా వ్రాసేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని అసెస్మెంట్ చేయటానికి సిద్ధంగా ఉంటాడు ఇది తరగతి గది కార్యకలాపాల్లో భాగం కావచ్చు లేదా ఇది ఒక అసైన్మెంట్ కావచ్చు అక్కడ నేను కొంత క్రెడిట్ మరియు కమ్యూనికేషన్ వైపు కొన్ని మార్కులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నేను కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా మార్కులు ఇవ్వకపోతే అక్కడ PO10 రాయడానికి నాకు హక్కు లేదు ఇది ప్రతిచోటా ఒకే కథ ఉదాహరణకు మీరు ఇక్కడకు వచ్చినప్పుడు వోల్టేజ్ మరియు SMPS వోల్టేజ్ రెగ్యులేటర్లపై ఈ VCVS CCVS మరియు రూపకల్పన చేయండి మేము ఇప్పుడు PO3 PO4 PO5 గురించి మాట్లాడుతున్నాము మరియు ఇవి PO3 సంక్లిష్ట సమస్యల గురించి పరిశోధనలు చేయటానికి సంబంధించినవి PO4 కి సంబంధించినది క్షమించండి PO4 సంక్లిష్ట పరిశోధనలు నిర్వహిస్తోంది PO3 డిజైన్ మేము సహజమైన డిజైన్ను చేర్చాము PO5 ఆధునిక సాధన వినియోగానికి సంబంధించినది ఇక్కడ సాఫ్ట్వేర్ ప్యాకేజీలలో ఒకదాన్ని ఉపయోగించి దీనిని రూపొందించడానికి మేము అనుకరణను ఉపయోగిస్తాము ఇక్కడే మనం సంభావిత జ్ఞానం విధాన జ్ఞానం ప్రమాణాలు మరియు లక్షణాలు మరియు ప్రాక్టికల్ అడ్డంకుల గురించి కూడా మాట్లాడుతున్నాము కాబట్టి ఇతర ఇంజనీరింగ్ నాలెడ్జ్ వర్గాలను పరిష్కరించడంలో మరియు ఇతర PO లను ఎలా పరిష్కరించాలో అన్వేషించడానికి కూడా ఇది కొద్దిగా ప్రతిష్టాత్మకమైనది ఈ కోర్సు రూపకల్పనకు మీరు ఈ PO లన్నింటినీ పరిష్కరిస్తున్నారని నిర్ధారించుకోవడానికి ఉపాధ్యాయుడి వైపు చాలా కృషి అవసరం ఇప్పుడు ఈ కోర్సు కోసం కేటాయించిన అసైన్మెంట్ ఈ యూనిట్ మీకు తెలిసిన లేదా బోధించిన కోర్సు యొక్క సూచించిన టేబుల్ ఫార్మాట్లో కోర్సు ఫలితాలను మరియు వాటిని PO లు PSO లు అభిజ్ఞా స్థాయి జ్ఞాన వర్గాలు మరియు తరగతి లేదా ట్యుటోరియల్ ప్రయోగశాల సెషన్ల సంఖ్యతో ట్యాగ్ చేయండి ఏదైనా ఉంటే అంటే మీరు ఇప్పటికే ఇతర యూనిట్ల ద్వారా కోర్సు ఫలితాలను వ్రాశారు ఆ కార్యాచరణను కొనసాగించండి మరియు వాటిని ఈ అంశాలతో ట్యాగ్ చేయండి అది మీ అసైన్మెంట్ మరియు తరువాతి యూనిట్లో మేము కోర్సు ఫలితాల అటైన్మెంట్ను లెక్కించడానికి ప్రయత్నిస్తాము మేము కోర్సు ఫలితాలను నిలుపుకుంటున్నామని నిర్ధారించుకోవడానికి మాకు కొంత విధానం అవసరం దీన్ని ఎలా చేయాలో మేము ఒక నిర్దిష్ట విధానాన్ని ఇస్తాము అయితే ప్రామాణిక విధానం వంటిది ఏదీ పాటించాల్సిన అవసరం లేదు మరియు మంచి విధానాన్ని కలిగి ఉండటానికి అవసరమైన ప్రమాణాలు మేము తదుపరి యూనిట్లో పేర్కొంటాము చాలా ధన్యవాదాలు